ఇప్పుడు మనము BIST పై మన చర్చను కొనసాగిద్దాము మీరు గుర్తు చేసుకుంటే మన చివరి ఉపన్యాసంలో నకిలీ యాదృచ్ఛిక నమూనా తరం గురించి మాట్లాడుతున్నాము మరియు అటువంటి రకమైన సర్క్యూట్లను నిర్మించడానికి నమూనాలను రూపొందించడానికి LFSR ను ఎలా ఉపయోగించవచ్చో మాట్లాడాము ఇప్పుడు నేను కూడా LFSR పరీక్షా విధానాలు చాలా చౌక మరియు చవకైనవి అని చెప్పాను పరీక్ష తరానికి అవసరమైన హార్డ్వేర్ చాలా సరళంగా ఉంటే అవి చిప్ యొక్క గరిష్ట రేట్ ఫ్రీక్వెన్సీ వద్ద అమలు చేయగలవు తద్వారా మనం గడియార ఫ్రీక్వెన్సీని రేటుతో వర్తింపజేయవచ్చు రేట్ చేసిన క్లాక్ ఫ్రీక్వెన్సీ వద్ద నమూనాలను వర్తింపజేయవచ్చు చాలా ఆలస్యం సంబంధిత లోపాలను గుర్తించడంలో కూడా ఇది సహాయపడుతుంది ఈ రోజు మనం చర్చను కొనసాగిస్తాము మరియు BIST నిర్మాణంలో మిగిలిన భాగాన్ని పరిశీలిస్తాము సరళ ఫీడ్బ్యాక్ షిఫ్ట్ రిజిస్టర్ నుండి నకిలీ యాదృచ్ఛిక నమూనాలతో పరీక్షలో ఉన్న సర్క్యూట్ ఎలా ఉత్తేజపడుతుందో మనం ఇప్పటివరకు చూశాము నేను 100 ఇన్పుట్లతో సర్క్యూట్ కలిగి ఉన్నానని అనుకుందాం మరియు నేను 1 మిలియన్ లేదా 1 బిలియన్ నమూనాలను వర్తింపజేస్తున్నాను అనుకుందాం నేను 1 బిలియన్ సెట్ల అవుట్పుట్ ప్రతిస్పందనలను కలిగి ఉంటాను ఇక్కడ అలాంటి 1 మిలియన్ సెట్లతో నేను ఏమి చేయాలి మనం అన్ని ప్రతిస్పందనలను ఒక ROM ఒక రకమైన మెమరీలో నిల్వ చేయలేము మరియు వాటిని వెక్టార్ ద్వారా వెక్టర్తో పోల్చండి అది చాలా ఖరీదైనది కదా ఏమి చేసామంటే ఏదో ఒక పద్దతిని ఉపయోగించి మీరు సంబంధిత తప్పు లేని విలువతో పోల్చడానికి ముందు మీరు ఈ పరీక్ష ప్రతిస్పందనల పరిమాణాన్ని చిన్న మరియు నిర్వహించదగిన వాల్యూమ్కు తగ్గించాలి అది ఇక్కడ లక్ష్యం మనం టెస్ట్ రెస్పాన్స్ కంప్యాక్షన్ గురించి మాట్లాడుతాము కంప్యాక్షన్ కంప్రెషన్Compaction compression నుండి ఎలా భిన్నంగా ఉంటుందో ఇప్పుడు మనం కొంచెం తర్వాత చూద్దాం కంప్యాక్షన్ కంప్రెషన్ ఒకే విషయం కాదు మీరు పరీక్ష డేటాను వర్తింపజేస్తున్నప్పుడు సర్క్యూట్ పరీక్షలో ఉంది అని నేను ఇప్పుడే చెప్పాను ప్రతిస్పందనలు భారీ డేటాను ఉత్పత్తి చేయగలవు ఒక ఉదాహరణ వలె 5 మిలియన్ నమూనాలు వర్తించబడతాయి 200 అవుట్పుట్లు ఉన్నాయి మీరు 1 బిలియన్ బిట్స్ ప్రతిస్పందనలు ఇస్తున్నారు మీరు నిజంగా చిప్లోని ROM లో చాలా బిట్లను నిల్వ చేయలేరు మరియు పరీక్షించేటప్పుడు సరిపోల్చండి ఈ బిలియన్ బిట్లను బాగా తగ్గించడానికి ఒక రకమైన కంప్యాక్షన్ చేయడం ఖచ్చితంగా తప్పనిసరి ఇప్పుడు మీరు అడగవచ్చు నేను ఈ 1 బిలియన్ బిట్స్తో ప్రారంభించాల్సి ఉందా నేను అంగీకరిస్తున్నాను కాని నేను 1 బిలియన్ నుండి 1 మిలియన్ 10000 1000 వరకు ఎంత ఉండాలి మంచి సంఖ్య ఏది కొన్ని సైద్ధాంతిక సమర్థనను ఉపయోగించడాన్ని మనం చూస్తాము ఆచరణాత్మకంగా కంప్యాక్షన్ జరుగుతుంది తద్వారా ఉత్పత్తి చేయబడిన తుది విలువ కేవలం 32 బిట్ లేదా 64 బిట్ సంఖ్య 1 బిలియన్ నుండి మనం కేవలం 32 బిట్స్ లేదా 64 బిట్లకు తగ్గాము ఇది మనం చూసే భారీ కంప్యాక్షన్ ఇక్కడ ఒక సమస్య తలెత్తుతుంది మనం కంప్యాక్షన్ చేస్తున్నాము కంప్యాక్షన్ అంటే ఏమిటి మనం ఒక రకమైన మెనీ టు వన్ మాపింగ్ చేస్తున్నాము పెద్ద సెట్ను చిన్న సెట్లోకి మ్యాప్ చేస్తున్నట్లు ఇది సాధ్యమయ్యే అన్ని ప్రతిస్పందనల సమితి మరియు ఇది సంక్షిప్త సమాచారం యొక్క సమితి నేను ఇప్పుడు చెప్పిన ఉదాహరణ మనం 1 బిలియన్ బిట్స్ డేటాను 32 లేదా 64 బిట్స్ డేటాలో కుదించగలమని చెప్పాను ఇది భారీ కంప్యాక్షన్ ఇప్పుడు నేను ఏమి చేస్తున్నాను ఎటువంటి లోపం లేని నా సర్క్యూట్ కోసం ఇది నా బంగారు సంతకం అని నేను చెప్పే నా మంచి సంక్షిప్త సమాచారం ఏమిటి అని నేను కనుగొన్నాను ఇది నా బంగారు సంతకం నా పరీక్ష ప్రయోగం పూర్తయిన తర్వాత నా బంగారు సంతకానికి వ్యతిరేకంగా నా సంక్షిప్త సమాచారాన్ని పోల్చాను కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే నేను చాలా రకమైన భారీ రకమైన మెనీ టు వన్ మ్యాపింగ్ చేస్తున్నాను 10 పవర్ 9 విషయాలు 64 విషయాలలో మ్యాప్ అవుతున్నాయి కాబట్టి చాలా స్పందనలు కూడా అదే బంగారు సంతకంలో మ్యాప్ చేయబడవచ్చు కొన్ని లోపాలు బంగారు సంతకంలో మ్యాప్ చేయబడవచ్చు మరియు ఆ లోపాలు గుర్తించబడవు అవును మనం అంగీకరిస్తాము ఎందుకంటే మనం కంప్యాక్షన్ చేస్తున్నందున కొన్ని లోపాలు గుర్తించబడవు కానీ దాని సంభావ్యత ఏమిటి మనం దానిని తరువాత అంచనా వేస్తాము బంగారు సంతకం చిప్లో నిల్వ చేయబడిందని మనం చెబుతున్నాం మెనీ టు వన్ మ్యాపింగ్ చేయడం వల్ల కొన్ని లోపాలు గుర్తించబడవు దాని సంభావ్యత ఏమిటో మనం చూడాలి మనం మొదట కొన్ని సంబంధిత నిర్వచనాలను పరిశీలిస్తాము మనం ఇప్పుడు మాట్లాడుతున్నది ఈ మారుపేరు విషయం ఈ మారుపేరు దృగ్విషయం లోపం ఉన్న సంతకం బంగారు సంతకంతో సరిపోతుంది అందువల్ల లోపం గుర్తించబడదు నాకు సర్క్యూట్ ఉంది నేను ఆ 1 బిలియన్ నమూనాలను వర్తింపజేస్తాను నాకు 64 బిట్స్ సంతకం లభిస్తుంది నా మంచి సంతకంతో పోల్చి చూస్తాను ఒక మ్యాచ్ ఉందని నేను చెప్తున్నాను సర్క్యూట్లో కొంత లోపం ఉండొచ్చు కానీ ఏదో ఒకవిధంగా తుది సంతకం అలాగే ఉంది ఎందుకంటే ఇది ఒక మెనీ టు వన్ మ్యాపింగ్ ఇప్పుడు కంప్యాక్షన్ మరియు కంప్రెషన్ మధ్య తేడాను చూద్దాం కంప్యాక్షన్ అనేది ఒక మెకానిజం ఇది 10 పవర్ 9 నుండి 32 లేదా 64 వరకు మనం పేర్కొన్నట్లుగా బిట్ల సంఖ్యను తీవ్రంగా తగ్గిస్తుంది ఇది చాలా స్పష్టంగా సమాచారాన్ని కోల్పోతుంది ఎందుకంటే ఈ 32 బిట్ల నుండి మనం వెనక్కి వెళ్లి ఈ 10 పవర్ 9 అసలు స్పందనలు తిరిగి పొందలేము ఇది వన్ వే మ్యాపింగ్ కానీ మన కంప్యూటర్లలో సాధారణంగా ఉపయోగించే కంప్రెషన్లో మనం మన ఫైళ్ళను జిప్ చేస్తాము రార్ చేస్తాము అది రివర్సిబుల్ ప్రక్రియ మనం కంప్రెషన్ చేస్తాము మన అసలు విషయన్ని తిరిగి పొందడానికి మళ్ళీ అన్ కంప్రెషన్ చేయవచ్చు కంప్రెషన్ బిట్ల సంఖ్యను కూడా తగ్గిస్తుంది కానీ ఇది తీవ్రంగా కాదు కానీ సమాచార నష్టం లేదు మనం ప్రక్రియను రివర్స్ చేయవచ్చు కంప్రెషన్ ప్రక్రియ ఉంది డికంప్రెషన్ లేదా అన్ కంప్రెషన్ ప్రక్రియ ఉంది ఇప్పుడు నేను ప్రతిస్పందన సంపీడనం గురించి మాట్లాడినప్పుడు మరియు ఇక్కడ మళ్ళీ మేము LFSR ని ఉపయోగిస్తున్నాము కాబట్టి 2 విస్తృత విధానాలు సాధ్యమే ఇక్కడ మనం ఒకే సీరియల్ బిట్ స్ట్రీమ్ను కాంపాక్టర్లోకి కుదించాము దీనిని సిగ్నేచర్ అనాలిసిస్ అంటారు మరియు హార్డ్వేర్ను సిగ్నేచర్ ఎనలైజర్ అంటారు మరియు ప్రత్యామ్నాయంగా అనేక సీరియల్ బిట్ స్ట్రీమ్లను మల్టీ ఇన్పుట్ సిగ్నిచెర్ రిజిస్టర్ లా కాంపాక్ట్ చేయవచ్చు దీనిని నేను మీకు క్రమపద్ధతిలో చూపిస్తున్నాను మీకు సర్క్యూట్ ఉందని అనుకుందాం అక్కడ బహుళ ఇన్పుట్లు ఉన్నాయి కానీ ఒకే అవుట్పుట్ ఉందని అనుకుందాం ఇన్పుట్ వైపు నేను ఏమి చేయగలను నేను కొన్ని యాదృచ్ఛిక నమూనాలను రూపొందించడానికి మరియు ఇక్కడ ఫీడ్ ఇవ్వడానికి ఒక LFSR ను ఉపయోగించగలను మరియు అవుట్పుట్ వైపు మళ్ళీ నేను ఒక ప్రత్యేకమైన LFSR ను ఉపయోగిస్తాను ఇది ఇక్కడ నుండి సీరియల్ డేటాను అంగీకరిస్తుంది మరియు అది ఇక్కడ కంప్యాక్షన్ చేస్తుంది నాకు ఇలాంటి సర్క్యూట్ ఉంటే బహుళ ఇన్పుట్లు మరియు బహుళ అవుట్పుట్లు ఉంటాయి ఇక్కడ నేను ఒక ఎల్ఎఫ్ఎస్ఆర్ను ఉపయోగించగలను మరియు ఇక్కడ నేను ప్రతి అవుట్పుట్తో అలాంటి ఎల్ఎఫ్ఎస్ఆర్ను ఉపయోగించగలను కానీ అది ఖరీదైన పరిష్కారం అవుతుంది నేను ఉపయోగించేది కాకుండా ఒక ప్రత్యేకమైన ఎల్ఎఫ్ఎస్ఆర్ను ఉపయోగిస్తాను ఇది బహుళ ఇన్పుట్లను బహుళ ఇన్పుట్ సంతకం రెసిస్టర్లను తీసుకుంటుంది కాబట్టి నేను ఒకేసారి బహుళ అవుట్పుట్ డేటాను కాంపాక్ట్ చేస్తాను ఇక్కడ ప్రధాన తేడా ఇదే సింగిల్ బిట్ స్ట్రీమ్ను కాంపాక్ట్ చేయగల LFSR ఆధారిత సంతకం ఎనలైజర్ను మొదట చూద్దాం ఈ ప్రక్రియ సైక్లిక్ రెడుండన్సీ కోడ్ జనరేటర్తో సమానంగా ఉంటుంది ఇది చాలా అప్లికేషన్స్ లలో లోపం గుర్తించడానికి ఉపయోగించబడుతుంది గణితశాస్త్రపరంగా మనం ఇక్కడ ప్రాథమికంగా చేసేది ఒక బహుపదిని మరొక బహుపది ద్వారా విభజిస్తున్నాము మరియు రిమైండర్ తీసుకుంటాము ఇప్పుడు మీరు ఏదైనా బిట్ నమూనాను చూడండి నేను ఒక బిట్ నమూనాను వ్రాస్తాను 1 0 1 1 0 1 ఇప్పుడు బిట్ నమూనాను కూడా ఈ విధంగా బహుపది వలె సూచించవచ్చు ప్రతి బిట్ స్థానాన్ని x పవర్ 0 x పవర్ 1 x పవర్ 2 x పవర్ 3 x పవర్ 4 మరియు x పవర్ 5 x యొక్క గుణకం వలె పరిగణించవచ్చు ఈ బిట్ సరళిని మనం x పవర్ 5 ప్లస్ x పవర్ 3 ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1 తీసుకునే బహుపది వలె వ్యక్తీకరించవచ్చు ఏదైనా బైనరీ బిట్ స్ట్రీమ్ను బహుపది వలె సూచించవచ్చు ఇక్కడ మీరు చెబుతున్నది ఏమిటంటే ఈ ప్రక్రియ తప్పనిసరిగా బహుపదిని మరొక బహుపది ద్వారా విభజించడం మరియు రిమైండర్ను సైక్లిక్ రెడుండన్సీ కోడ్ గా తీసుకోండి మరియు ఈ సందర్భంలో మా సంతకం సర్క్యూట్ యొక్క అవుట్పుట్ల నుండి వస్తున్న డేటా బిట్లను నేను చెప్పినట్లుగా తగ్గుతున్న ఆర్డర్ కోఎఫీషియంట్ బహుపది వలె పరిగణిస్తాము ఏదైనా బిట్ స్ట్రీమ్ను బహుపదిగా పరిగణించవచ్చు ముఖ్యంగా ఈ పద్ధతి ఏమి చేస్తుంది ఇన్పుట్ బహుపది ఉంది ఇది సర్క్యూట్ ఉత్పత్తి చేసే అవుట్పుట్ బిట్ స్ట్రీమ్ మనము దానిని LFSR యొక్క కారక్టరిస్టిక్ పోలీనోమిల్ ద్వారా విభజిస్తాము మరియు అన్ని బిట్ నమూనాలను ఫెడ్ చేసిన తరువాత LFSR లో మిగిలి ఉన్నదే సంతకం అదే విభజన తరువాత రిమైండర్ మరియు ఆ రిమైండర్ ను మనము ఈ సంతకం అని పిలుస్తున్నాము మనము చివరకు మార్గాల సమక్షంలో లోపాలు లేనప్పుడు మంచి సర్క్యూట్ కోసం ఆ రిమైండర్ను మంచి రిమైండర్తో పోలుస్తున్నాము మంచి యంత్ర సంతకాన్ని ఒక ప్రియోరిని లెక్కించాలి మరియు ROM లో నిల్వ చేయాలి తద్వారా ప్రయోగం తరువాత మనం పోల్చవచ్చు ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం ఇక్కడ చూపిన విధంగా మాకు 5 బిట్ LFSR ఉంది మీరు ఇక్కడ గుణకాన్ని చూస్తే లక్షణ బహుపది ఇది 1 x x క్యూబ్ మరియు x 5 లాగా ఉంటుంది మరియు ఇన్పుట్ బిట్ స్ట్రీమ్ బిట్స్ ఇలా వస్తాయని అనుకుందాం ఇన్పుట్ బహుపది మీరు చూస్తే 0 1 2 3 4 5 6 ఇది x పవర్ 7 ప్లస్ x పవర్ 3 ప్లస్ x పవర్ 1 అవుతుంది ఇన్పుట్ బహుపదిని x 7 x క్యూబ్ ప్లస్ x మేము ఈ బహుపదిని ఈ బహుపది ద్వారా విభజించాలి మరియు ఇవి LFSR యొక్క ఔట్పుట్ లు చూద్దాం కానీ ఇక్కడ మనకు నిజంగా ఔట్పుట్లు అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మనం ఒకరకమైన కంప్రెషన్ కంప్యాక్షన్ చేస్తున్నాము కాబట్టి మనము FX ను PX ద్వారా విభజిస్తున్నాము మరియు రిమైండర్ ను తీసుకుంటాము మీరు దీన్ని చేతితో చేస్తే మాడ్యులో 2 డివిజన్ రిమైండర్ X క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 గా వస్తున్నాయని మీరు తనిఖీ చేయవచ్చు కానీ ఈ హార్డ్వేర్ కూడా ఇదే విషయాన్ని ఉత్పత్తి చేస్తుందాచూద్దాం మేము దీన్ని ప్రారంభ విత్తనంతో లోడ్ చేస్తాము మనము దశల వారీగా విభజన ప్రక్రియను అనుకరిస్తాము గమనించదగ్గ విషయం ఏమిటంటే మొదట్లో మనం దానిని అన్ని 0 నమూనాతో అన్ని 0 తో లోడ్ చేస్తాము అప్పుడు మనము ఈ బిట్స్ 1 0 0 0 1 ను LFSR కు వర్తింపజేస్తాము మరియు ఫీడ్బ్యాక్ కి అనుగుణంగా కొన్ని బిట్స్ సవరించబడతాయి కాబట్టి మీరు దీన్ని పని చేయవచ్చని నేను సూచిస్తున్నాను మరియు ఈ నమూనాలు సరిపోతున్నాయో లేదో చూడండి కాబట్టి అన్ని బిట్ నమూనాలు వర్తింపజేసిన తరువాత చిప్ రిజిస్టర్లో మిగిలి ఉన్న డేటా 1 0 1 1 0 ఈ బిట్స్ ఇన్పుట్ బహుపది X 7 ప్లస్ X 3 ప్లస్ X 1 కు అనుగుణంగా ఉంటాయి మరియు వచ్చిన రిమైండర్ X 3 ప్లస్ ఎక్స్ 2 ప్లస్ ఎక్స్ 1 ఇది రిమైండర్ గా భావించబడుతుంది సరళమైన ఉదాహరణతో మనం చూపించినది ఏమిటంటే ఈ ప్రత్యేకమైన ఎల్ఎఫ్ఎస్ఆర్ నిర్మాణం నిజంగా బహుపదిని మరొక బహుపది ద్వారా విభజించగలదు మరియు మిగిలిన వాటిని లెక్కించగలదు ఈ భావన CRC కోడ్ ఉత్పత్తిలో ఉపయోగించబడింది మరియు ప్రస్తుత సందర్భంలో మనము దీనిని ఉపయోగిస్తున్నాము మనము దీనిని సంతకం ఉత్పత్తి కోసంలోపాలు జరుగుతున్నాయో లేదో గుర్తించడం కోసం ఉపయోగిస్తున్నాము ఇప్పుడు ముఖ్యమైన భాగం వస్తుంది లోపం సంభవించిన సంభావ్యత ఎంత కానీ మనము దానిని గుర్తించలేకపోయాము ఎందుకంటే ఇది సరైన సంతకంతో సరిపోలింది కాబట్టి కొన్ని అంచనాల ఆధారంగా సరళమైన గణన చేద్దాం m మీరు కంప్రెస్సింగ్ లేదా కంపాక్టింగ్ చేసే బిట్ల సంఖ్య అని అనుకుంటాము మరియు n అనేది LFSR పొడవు స్పష్టంగా n తో పోలిస్తే m పెద్దదిగా ఉంటుంది m చాలా పెద్దది మనము నిజంగా ఇలాంటిదే చేస్తున్నాం మనకు m బిట్ స్ట్రీమ్ ఉంది ఇది మీ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ నుండి వస్తోంది మీరు దానిని LFSR లోని n బిట్ స్ట్రీమ్కు మ్యాప్ చేస్తున్నారు నేను చెప్పినట్లుగా n తో పోలిస్తే m చాలా ఎక్కువ ఇప్పుడు నేను m బిట్ స్ట్రీమ్ గురించి మాట్లాడితే మనము దీనిని ఇలా మారుస్తాము సర్క్యూట్లో కొంత లోపం లేదా లోపం కారణంగా ఈ m బిట్ స్ట్రీమ్ భిన్నంగా మారుతుంది ఎన్ని m బిట్ స్ట్రీమ్స్ సాధ్యం అవుతాయి 2 పవర్ m m బిట్ స్ట్రీమ్స్ సాధ్యం అవుతాయి అదేవిధంగా 2 పవర్ n n బిట్ స్ట్రీమ్స్ సాధ్యం అవుతాయి మరియు వాటిలో ఒకటి మంచి స్ట్రీమ్ అదేవిధంగా ఇక్కడ ఒకటి మంచి సంతకం ఈ స్లయిడ్ లో మనం ఇదే చెబుతున్నాం సాధ్యమయ్యే ఇన్పుట్ కాంబినేషన్ల సంఖ్య 2 పవర్ m సాధ్యమయ్యే సంతకాల సంఖ్య 2 పవర్ n అని మనము చెబుతున్నాము వీటిలో ఒకటి మంచిది మరియు ఈ సంతకంలో ఒకటి మంచి లేదా బంగారు సంతకం ఈ ఇన్పుట్ 2 పవర్ m నమూనాలకు సంతకాల మధ్య ఒకే విధంగా పంపిణీ చేయబడుతుంది అని మనము ఊహించుకున్నాం 2 పవర్ m నమూనాలకు 2 పవర్ n సరిపోతాయి ఏదైనా ప్రత్యేక సంతకం కోసం ఎన్ని నమూనాలు మ్యాపింగ్ చేయబడతాయి 2 పవర్ ఎం 2 పవర్ n ద్వారా విభజించబడింది లేదా 2 పవర్ m మైనస్ n ఈ అనేక నమూనాలు బంగారు సంతకంలో మ్యాపింగ్ చేయబడతాయి విశ్లేషించే సంభావ్యతను బంగారు సంతకానికి మ్యాప్ చేసే తప్పు బిట్ ప్రవాహాల సంఖ్య యొక్క నిష్పత్తిగా మేము నిర్వచించాము అంటే దోషపూరిత సంతకాల సంఖ్యకు గుర్తించబడని లోపాలు ఇప్పుడుసంతకానికి మ్యాపింగ్ చేసే 2 పవర్ m మైనస్ n నమూనాలు ఉన్నాయి అని చెప్పాను వాటిలో బంగారు సంతకం మంచిది అని కూడా చెప్పాను తప్పు సంతకం సంఖ్య ఈ మైనస్ 1 గా ఉంటుంది అది బంగారు సంతకానికి మ్యాప్ చేస్తుంది అదేవిధంగా మొత్తం ఇన్పుట్ బిట్ ప్రవాహాలు 2 పవర్ m వాటిలో ఒకటి మంచిది కాబట్టి 2 పవర్ m మైనస్ 1 లోపభూయిష్టంగా ఉంటుంది మారుపేరు యొక్క సంభావ్యత దీని ద్వారా విభజించబడుతుంది ఇప్పుడు m కంటే n చాలా ఎక్కువగా ఉన్నందున ఇది m నుండి స్వతంత్రంగా ఉండే 2 పవర్ మైనస్ n కి అంచనా వేస్తుంది మీరు 2 పవర్ m మైనస్ n ను 2 పవర్ m మైనస్ 1 ద్వారా విభజించి తనిఖీ చేయవచ్చు m n కంటే చాలా ఎక్కువ అని మనము చెప్తున్నాము దీనిని 2 పవర్ m మైనస్ n గా అంచనా వేయవచ్చు మీరు ఈ 1 డివైడ్ బై 2 పవర్ m ను విస్మరించవచ్చు ఇది 2 పవర్ మైనస్ n n 32 అయితే 32 బిట్స్ ఎల్ఎఫ్ఎస్ఆర్ను ఉదాహరణ తీసుకుందాం 2 పవర్ మైనస్ n ఎంత 3 ఇంటూ 10 పవర్ మైనస్ 10 ఇది కొంత లోపం సంభవించే సంభావ్యత కానీ ఇది గుర్తించబడదు కానీ 10 పవర్ మైనస్ 10 నిజంగా చాలా తక్కువ సంఖ్య మనం 64 బిట్ సంతకాన్ని ఉపయోగిస్తే 2 పవర్ మైనస్ 64 చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఈ సంఖ్యలు మనకు కొంత లోపం గుర్తించబడటానికి అవకాశం ఉన్నప్పటికీ సంభావ్యత చాలా తక్కువగా ఉంది మరియు ఈ పద్ధతి చాలా బాగుంది మరియు అంగీకరించబడింది ఇది ప్రాథమిక ఆలోచన మల్టీ ఇన్పుట్ సిగ్నేచర్ రిజిస్టర్ ఈ భావన యొక్క పొడిగింపు ఎందుకంటే మనము చర్చించిన పద్ధతి ఒకే బిట్ స్ట్రీమ్ను మాత్రమే కుదించగలదు మల్టీపుల్ బిట్ స్ట్రీమ్ మల్టీపుల్ అవుట్పుట్లు ఉంటే ప్రతి అవుట్పుట్కు మీకు అలాంటి ఒక ఎల్ఎఫ్ఎస్ఆర్ అవసరం మీరు మల్టీపుల్ ఇన్పుట్ సిగ్నేచర్ రిజిస్టర్ అని పిలుస్తారు దీనిని సంక్షిప్తంగా MISR అని పిలుస్తారు MISR ఇక్కడ మనము అన్ని అవుట్పుట్లను ఒక LFSR లోకి కాంపాక్ట్ చేసాము కొన్ని లక్షణాలు ఉన్నాయి అంటే మీరు ప్రతి వ్యక్తిగత ఇన్పుట్లను విడిగా కాంపాక్ట్ చేస్తే సంతకాన్ని లెక్కించి ఫైనల్ యొక్క XOR ను తీసుకుంటే మీరు చివరి ఫలితాన్ని పొందుతారు కాబట్టి ఇది నిరూపించబడుతుంది ఈ ఎల్ఎఫ్ఎస్ఆర్ ఫీడ్బ్యాక్ సరళంగా ఉన్నందున ఇది సూపర్పొజిషన్ సూత్రాన్ని పాటిస్తుంది మరియు సూపర్పొజిషన్ సూత్రం ప్రకారం మనం ఒక సమయంలో ఒక ఇన్పుట్ను వర్తింపజేసి ప్రతిస్పందనను చూస్తే మరియు మనం మొత్తాన్ని తీసుకుని అన్నింటినీ కలిపి వర్తింపజేస్తే అదే స్పందన ఉంటుంది కాబట్టి ఇది జరుగుతుంది ఒక MISR ఇలా కనిపిస్తుంది MISR అనేది మీరు చూడగలిగే రకం 2 LFSR యొక్క మాడిఫైడ్ వెర్షన్ ఇక్కడ మనము ప్రతి జత ఫ్లిప్ ఫ్లాప్ల మధ్య XOR గేట్ను ఉంచాము కానీ బహుపది లక్షణాన్ని బట్టి నేను ఈ ఫీడ్బ్యాక్ పాయింట్ను కొన్ని XOR గేట్లకు మాత్రమే ఉపయోగించగలను బహుశా నేను ఇక్కడ ఇక్కడ మరియు ఇక్కడ ఉంచాను కాని ఈ 2 కి ఎటువంటి సంబంధం లేదు కానీ మరొక వైపు మనము ఈ XOR గేట్ల యొక్క ఒక అదనపు ఇన్పుట్ను చేర్చుకున్నాము నాకు పరీక్షలో సర్క్యూట్ ఉన్నప్పుడు నేను కొన్ని నమూనాలను వర్తింపజేస్తున్నాను ఒకేసారి ఉత్పత్తి అవుతున్న బహుళ ఉత్పాదనలు ఉండవచ్చు నేను వాటిని ఒకేసారి ఈ పంక్తులలో ఫీడ్ చేస్తాను మరియు ఇది ఇలా కంప్యాక్షన్ జరుగుతుంది సంగ్రహంగా చెప్పాలంటే మనము వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను చూశాము వాస్తవానికి కొన్ని సాంకేతికతలు ఉన్నాయి మరికొన్ని సాంకేతికతలు కూడా ఉన్నాయి LFSR ఆధారిత నమూనా ఉత్పత్తి మరియు MISR ఆధారిత కంప్యాక్షన్ మనం చూసిన ప్రాధాన్యత ఇవ్వబడిన BIST పద్ధతి కోర్సు యొక్క ఓవర్ హెడ్స్ ఉన్నాయి మీకు నమూనా జనరేటర్ ప్రతిస్పందన కంప్యాక్షన్ నియంత్రణ సర్క్యూట్లు కంపోటేటర్ మొదలైనవి అవసరం కానీ BIST యొక్క ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తద్వారా చాలా అప్లికేషన్స్లలో అనేక చిప్ డిజైన్లలో మీరు BIST కోసం వెళ్ళడానికి ఇష్టపడవచ్చు ఎందుకంటే ఇది మీకు ఎక్కువ సౌలభ్యాన్ని ఇస్తుంది పరీక్ష వ్యయంలో తగ్గింపు స్పష్టంగా మీరు మైదానంలో పరీక్ష మరియు రోగ నిర్ధారణ చేయవచ్చు మరియు ముఖ్యంగా వేగ పరీక్షలో మీరు సర్క్యూట్ యొక్క గడియార ఫ్రీక్వెన్సీ లో పరీక్షించవచ్చు దీనితో మనము పరీక్షకు సంబంధించిన ఈ ఉపన్యాసాల సిరీస్ ముగింపుకు వచ్చాము